హలో మరియు లీనియర్ మరియు ప్లానార్ యాంటెన్నా అర్రే లపై నేటి ఉపన్యాసానికి స్వాగతం గత ఉపన్యాసంలో నేను డైపోల్ యాంటెన్నా మోనోపోల్ యాంటెన్నా స్లాట్ యాంటెన్నా మరియు లూప్ యాంటెన్నా గురించి వివరించాను ఆ 4 యాంటెన్నాలకు టిపికల్ గెయిన్ 2 dB మరియు అవి ఓమ్నిడైరెక్షనల్ యాంటెన్నాలు వాటికి చాలా అనువర్తనాలు ఉన్నాయి ఇక్కడ మనము అధిక గెయిన్ కలిగిన యాంటెన్నాను కలిగి ఉండాలనుకుంటున్నాము ఇది నారో బీమ్ విడ్త్ ని కలిగి ఉండి మరియు డైరెక్షనల్ ప్యాట్రన్ కూడా ఉండాలి కాబట్టి ఈ రోజు నేను యాంటెన్నా యొక్క గెయిన్ ని పెంచడానికి లీనియర్ మరియు ప్లానార్ యాంటెన్నా అర్రే ల గురించి మాట్లాడబోతున్నాను కాబట్టి పాఠ్యాంశము యొక్క అవుట్ లైన్ తో ప్రారంభిద్దాం కాబట్టి నేను 2 ఐసోట్రోపిక్ సోర్స్ అర్రే లతో ప్రారంభిస్తాను తరువాత నేను ప్యాట్రన్ మల్టిప్లికేషన్ సూత్రం గురించి మాట్లాడతాను ఆ తర్వాత నేను N మూలకాలతో యూనిఫాం యాంప్లిట్యుడ్ కలిగిన లీనియర్ అర్రే ల ని కవర్ చేస్తాను మనము బ్రాడ్సైడ్ రేడియేషన్ ప్యాట్రన్ సాధారణ ఎండ్ఫైర్ రేడియేషన్ ప్యాట్రన్ మరియు స్కానింగ్ అర్రే అను 3 వేర్వేరు కేసులను తీసుకుని తరువాత మేము నాన్ యూనిఫాం యామ్ప్లిట్యుడ్ లీనియర్ అర్రే ల గురించి తరువాత ప్లానర్ అర్రే ల గురించి చర్చిస్తాము కాబట్టి నేను 2 ఐసోట్రోపిక్ పాయింట్ సోర్స్ యొక్క అర్రే లతో ప్రారంభిస్తాను కాబట్టి మనము ఇక్కడ ఒక సోర్స్ మరియు అక్కడ ఇంకొక సోర్స్ 2 ఉన్నది మరియు ఈ రెండు 2 సోర్సుల మధ్య దూరం d2 మరియు ఈ 2 సోర్సులు ఆరిజిన్ చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి కాబట్టి ఈ దూరం d 2 ఇది కూడా d 2 ఇప్పుడు మనము P పాయింట్ వద్ద ఫీల్డ్ ని తెలుసుకోవాలనుకుంటున్నాము ఇది సోర్స్ నుండి r దూరములో ఉన్నది మరియు 2 సోర్సుల నుండి r1 మరియు r2 దూరము ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ ని ఎలా కనుగొనగలమో చూద్దాం కాబట్టి మొత్తం ఫీల్డ్ అనే పదం ద్వారా ఇవ్వబడుతుంది E E0 మాగ్నిట్యుడ్ e−jβr1e−jβr2 ఫేజ్ టర్మ్స్ ఇప్పుడు మనము E0 ఎందుకు తీసుకున్నాము అదే ఎందుకంటే చాలా ఎక్కువ దూరము వద్ద యామ్ప్లిట్యుడ్ కొరకు ఈ సోర్స్ నుండి మరియు ఇతర సోర్స్ సుమారు ఒకే విధంగా ఉంటుంది వాస్తవానికి ఇక్కడ ఒక అప్రాక్సిమేషన్ ఉంది అది r d మరియు ఇదే జరిగితే మనం r1 మరియు r2 ల కొరకు అప్రాక్సిమేషన్ ను వ్రాయగలము r2 అంటే ఏమిటో చూద్దాం r2 అంటే ఈ దూరం ఇప్పుడు మనము r1 మరియు r2 విలువలను ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ లో ప్రతిక్షేపించవచ్చు కాబట్టి మీరు r1 ని చూడవచ్చు ఈ టర్మ్ అనేక పుస్తకాలలో అని కూడా వ్రాసి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఇతర చిహ్నాల గురించి కూడా తెలుసుకోండి కాబట్టి ఇది రెండు మూలకాల మూలముగా చాలా దూరములో గల పాయింట్ యొక్క ఫీల్డ్ ఎక్ష్ప్రెషన్ మూలకాలు 1 మరియు 2 ఈ రెండు మూలకాలు సమాన యామ్ప్లిట్యుడ్ మరియు సమాన ఫేజ్ తో ఇవ్వబడ్డాయి మరియు అవి ఐసోట్రోపిక్ పాయింట్ సోర్సెస్ కాబట్టి ఇప్పుడు మనం కొన్ని ప్రత్యేక సందర్భాలను తీసుకుందాం కాబట్టి ఒకే యామ్ప్లిట్యుడ్ మరియు ఫేజ్ యొక్క 2 ఐసోట్రోపిక్ సోర్సెస్ కాబట్టి మనం ఇప్పుడు E యొక్క సాధారణ విలువను వ్రాయవచ్చు మీరు 2E0 ను చూడవచ్చు ఇక్కడకు రావడం లేదు ఎందుకంటే ఇది నార్మలైజ్డ్ ఫీల్డ్ మనము యాంటెన్నా ప్యాట్రన్ గురించి మాట్లాడినప్పుడల్లా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మనము ఎల్లప్పుడూ నార్మలైజ్డ్ ఫీల్డ్ రేడియేషన్ ప్యాట్రన్ గురించే మాట్లాడతాము కాబట్టి 2 సోర్సుల మధ్య దూరం సమానంగా ఉన్న ఒక కేసుని తీసుకుందాం అది λ2 కాబట్టి మనం d λ2 విలువను ప్రతిక్షేపిస్తే ఇక్కడ ఈ ఎక్ష్ప్రెషన్ d λ2 కాబట్టి cos πd λ cosφ అవుతుంది కాబట్టి అది π 2 cosφ అవుతుంది ఇప్పుడు మనము రేడియేషన్ ప్యాట్రన్ ని ప్లాట్ చేయాలి నేను 3 వేర్వేరు కేసులను మీకు చూపించబోతున్నాను మిగిలిన వాటిని మీరు మీ స్వంతంగా నిర్మించకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ సందర్భాలను తీసుకుందాం మరియు ఆ ఉన్నప్పుడు φ 0 కాబట్టి φ 0 లో ఈ దిశలో φ 900 ఈ ప్రత్యేక దిశలో కాబట్టివద్ద φ 0 cos 0 1 కాబట్టి కాబట్టి cos π 2 0వద్ద φ 600 E cosπ2 cos60 cosπ41 √2 మరియు వద్ద φ 900 cos π 2 0 E cosπ 2 cos 90 cos 1 కాబట్టి ఇదే నేను మీకు 0 60 90 కోసం చూపించాను అదే విధంగా మీరు మిగిలిన నమూనాను ప్లాట్ చేయవచ్చు కాబట్టి ఇక్కడ నుండి మనం హాఫ్ పవర్ బీమ్ విడ్త్ ఏమీ లేదని చెప్పగలం కాని మేము హాఫ్ పవర్ బీమ్ విడ్త్ ను ఎలా నిర్వచించాలో మీరు చెప్పగలరా ఎక్కడ ఫీల్డ్ 1√2 కి తగ్గించబడుతుంది కాబట్టి ఈ ప్రత్యేక ప్లాట్ నుండి హాఫ్ పవర్ బీమ్ విడ్త్ ని ఇప్పుడు నిర్ణయించవచ్చు మరియు అది 300 అవుతుంది మరియు 300 కాబట్టి మొత్తం 600 ఇప్పుడు ఈ ప్రత్యేక ప్లేన్ లో ఇది హాఫ్ పవర్ బీమ్ విడ్త్ కానీ ఈ ప్రత్యేక ప్లేన్ లో ఫీల్డ్ యూనిఫాం గా ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేక ప్లేన్ లో హాఫ్ పవర్ బీమ్ విడ్త్ 3600 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఐసోట్రోపిక్ మూలకాలను తీసుకునే బదులు ఇక్కడ హారిజాంటల్ డైపోల్ ను మరియు ఇక్కడ హారిజాంటల్ డైపోల్ ను తీసుకుందాం కాబట్టి 4 హారిజాంటల్ డైపోల్ లకు గరిష్ట ఫీల్డ్ ఈ ప్రత్యేక దిశలో ఉంటుందని మనకు తెలుసు నేను మీకు చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తాను మీరు డైపోల్ ని పెన్ వలె భావించవచ్చు కాబట్టి గరిష్ట రేడియేషన్ ఈ దిశలో ఉంటుంది మరియు కనిష్ట రేడియేషన్ ఈ ప్రత్యేక దిశలో ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ 8 సంఖ్యను చేస్తుంది ఇప్పుడు ఇది డైపోల్ రేడియేషన్ ప్యా ట్రన్ కాబట్టి ఈ 2 మూలకాలు సమాన వ్యాప్తి మరియు ఫేజ్ తో ఇవ్వబడతాయి ఇది అర్రే ఫ్యాక్టర్ కాబట్టి మనము దీనిని 2 తో గుణిస్తాము వాస్తవానికి ఇక్కడ నారో ప్యాట్రన్ ని పొందుతాము మరియు మీరు దీన్ని 1 1 1 అని సులభముగా పొందవచ్చు కానీ ఇది 0 8 మరియు ఇది 0 7 అయితే 0 8 0 56 అని చెప్పండి అందువల్ల ఇది నారో ప్యాట్రన్ గా మారుతుంది మరియు మనం హాఫ్ పవర్ బీమ్ ని చూస్తే కాబట్టి హాఫ్ పవర్ బీమ్ విడ్త్ తగ్గుతుంది కాబట్టి గెయిన్ పెరుగుతుంది కాబట్టి డైపోల్ గెయిన్ 2 dB అని చెప్పడానికి బదులుగా మనం 2 మూలకాల అర్రే ని ఉపయోగిస్తే ఇప్పుడు గెయిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు 2 మూలకాలను ఉపయోగించకుండా మనం N ఎలిమెంట్లను ఉపయోగిస్తే ఇక్కడ N ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు 1 2 3 నుండి ప్రారంభించవచ్చు ఇక్కడ మనము మొదటి ఎలిమెంట్ ని సోర్స్ వద్ద తీసుకున్నాము ఆపై ఇతర ఎలిమెంట్ లు సమాన దూరములో ఉంటాయి ఇది d కి సమానం కాబట్టి ఇప్పుడు E ని కనుగొనవచ్చు ఇది ఫార్ ఫీల్డ్ ప్యాట్రన్ ఈ ఎలిమెంట్ల వల్ల మొత్తం ఫీల్డ్ ని సుదూర దూరంలో కనుగొనవచ్చు కాబట్టి ఈ నిర్దిష్ట ఎలిమెంట్ ఆరిజిన్ వద్ధ ఉన్నది కనుక దీనికి సంబంధించిన టర్మ్ 1 అవుతుంది ఈ ప్రత్యేక ఎలిమెంట్ d దూరంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు e పవర్ jψ అవుతుంది ఇది 2 d వద్ద ఉంది కాబట్టి మనకి 2ψ 3ψ మరియు అందువలన మరియు ψ అంటే ఏమిటి δ అంటే ఏమిటి δ అనేది ఈ మూలకాల మధ్య ఫేజ్ డిఫరెన్స్ కాబట్టి ఈ ప్రత్యేకమైన మూలకాన్ని 10 తో ఫీడ్ చేశాము అని అనుకుందాము తరువాత ఇది మరియు ఇలా ఉంటుంది మనము ఈ ప్రత్యేకమైన సమీకరణాన్ని సరళీకృతం చేయాలి కాబట్టి సరళీకరణ చేయటానికి మొదటగా మనము ఈ సమీకరణాన్ని e పవర్ jψ తో గుణించాలి కాబట్టి ఇది ejψ ej2ψ మరియు ఈ చివరి పదము ejnψ అవుతుంది కాట్టి ఇది నార్మలైజ్డ్ రేడియేషన్ ప్యాట్రన్ ఇప్పుడు ఈ రేడియేషన్ ప్యాట్రన్ ని ఈ ప్రత్యేక పద్ధతిలో లెక్కించవచ్చు కాబట్టి ఇక్కడ n ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ అర్రే యొక్క రేడియేషన్ ప్యా ట్రన్ ఇక్కడ ఉంది కాబట్టి n 1 కొరకు ψ విలువ 0 నుండి 1800 మారుతూ ఉంటే మనకి ఈ విధమైన ప్యాట్రన్ ఉంటుంది కాబట్టి n 2 ఉన్నప్పుడు ఇది 1 నుండి 0 వరకు మారుతుంది కాబట్టి n 3 కొరకు ఇక్కడ నల్ ఉండటం మీరు చూడవచ్చు మరియు ఈ ప్రత్యేకమైన విషయాన్ని సైడ్ లోబ్ లెవల్ అంటారు n విలువ పెరుగుతున్నప్పుడు హాఫ్ పవర్ బీమ్ విడ్త్ తగ్గుతున్నట్లు మీరు చూడవచ్చు హాఫ్ పవర్ బీమ్ విడ్త్ ఏ బిందువుకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇది 1 ఇది 0 7 మీరు ఎక్కడో ఒక గీతను ఈ విధముగా గీస్తే 0 7 కన్నా ఎక్కువ కాబట్టి ఇది హాఫ్ పవర్ బీమ్ విడ్త్ లో సగం ఉంటుంది ఇతర సగం ఇక్కడ ఈ ప్రత్యేక వైపు నుండి వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు కూడా చూడవచ్చు ఎలిమెంట్ల సంఖ్య పెరిగేకొద్దీ ఎక్కువ సైడ్ లోబ్స్ ఉండటం మీరు చూడవచ్చు ఇవన్నీ ఒక సాధారణ ఎక్ష్ప్రెషన్ ఉపయోగించడం ద్వారా ప్లాట్ చేయబడ్డాయి కాబట్టి ఆ ఎక్ష్ప్రెషన్ ని ఉపయోగించడం ద్వారా మనం చాలా ఇతర లక్షణాలను తెలుసుకోవచ్చు ఇప్పుడు కొన్ని ఎలిమెంట్ల అర్రేల యొక్క కొన్ని ప్రత్యేక సందర్భాలను తీసుకుందాం కాబట్టి ఇది బ్రాడ్సైడ్ అర్రే దీనిలో అన్ని సోర్సులు ఒకే ఫేజ్లో లో ఫీడ్ చేయబడ్డాయి కాబట్టి ఉదాహరణకు ఇక్కడ మనకు 4 ఎలిమెంట్లు ఉన్నాయి అన్ని ఎలిమెంట్ల మధ్య దూరం d కి సమానము కాబట్టి ψ విలువ ఈ ఎక్ష్ప్రెషన్ ద్వారా అని మనకి తెలుసు కాబట్టి మనము విలువని ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఇక్కడ మనము ψ π cos ϕ ఎక్స్ప్రెషన్ ని సరళీకృతం చేయవచ్చు కాబట్టి నార్మలైజుడ్ ఫీల్డ్ ఎంత కాబట్టి నార్మలైజుడ్ ఫీల్డ్ ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా ఇవ్వబడుతుంది n 4 విలువని ప్రతిక్షేపిస్తే కాబట్టి ఇప్పుడు మనము యొక్క కొన్ని కేసులను తీసుకుందాము కాబట్టి 0 60 90 కి సంబంధించి మీరు ψ విలువను గణించవచ్చు మీరు ఇక్కడ 0 అని చూడవచ్చు కాబట్టి 0 cos 0 1 So కాబట్టి 60 కొరకు cos 60 12 ψ π 2 90 cos 90 0 ψ 0 ఇప్పుడుఈ విలువలుకోసం ψ విలువలు మనము కనుగొనేందుకు E యొక్క ఈ ఎక్ష్ప్రెషన్ ని ఉపయోగించవచ్చు మరియు అప్పుడు మనము ఈ విషయాలను రేడియేషన్ ప్యాట్రన్ గా ప్లాట్ చేయవచ్చు కాబట్టి ఇది బ్రాడ్సైడ్ దిశలో ఉన్న బీమ్ మాగ్జిమా అని మీరు చూడవచ్చు మనకు ఇక్కడ సైడ్ లోబ్ స్థాయి ఉంది మరియు బ్యాక్ రేడియేషన్ కూడా ఉంది ఈ ప్రత్యేక సందర్భంలో ఫస్ట్ నల్ మధ్య బీమ్ విడ్త్ ఎంతో తెలుసుకోవడం సులభం కాబట్టి మీరు చూడగలరు E 0 అప్పటి E 0 తో పాటు φ 600 మరియు E 1 φ 900 వైపు ఉంటుంది కాబట్టి ఫస్ట్ నల్ మధ్య బీమ్ విడ్త్ 300 అవుతుంది మరియు ఇది 300 కాబట్టి మొత్తం 600 ఎండ్ ఫైర్ అర్రే విషయం తీసుకుందాం ఈ ప్రత్యేక సందర్భంలో మనం మళ్ళీ d λ 2 గా తీసుకున్నాము కాని ఇప్పుడు φ 00 ప్లేన్ లో బీమ్ మాగ్జిమా ఉండాలని మనము కోరుకుంటున్నాము మీరు ψ 0 ని ఎక్కడ ఉంచాలి కాబట్టి ψ 0 రేడియేషన్ యొక్క గరిష్ట విలువకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ψ 0 కొరకు కావలసిన φ 0 అది δ π అవుతుంది మరియు ఈ విలువ δ మరియు d మీరు ψ విలువను లెక్కించవచ్చ మరియు మళ్ళీ అదే విషయం రేడియేషన్ ప్యాట్రన్ లను చేయవచ్చు కాబట్టి ఇప్పుడు రేడియేషన్ ప్యాట్రన్ ఈ ప్రత్యేక దిశలో బీమ్ మాగ్జిమాను కలిగి ఉంటుందని మీరు చూడవచ్చు నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను ఇది కావలసిన రేడియేషన్ ప్యాట్రన్ ఇది పూర్తిగా అవాంఛనీయ రేడియేషన్ ప్యాట్రన్ వాస్తవానికి దీనిని గ్రేటింగ్ లోబ్స్ అని పిలుస్తారు గ్రేటింగ్ లోబ్స్ అంటే ఏమిటో కొన్ని స్లైడ్ల తర్వాత చూస్తాము కాబట్టి నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను ఇది వాస్తవానికి అవాంఛనీయ రేడియేషన్ ప్యాట్రన్ ఎండ్ ఫైర్ అర్రే ప్రాథమికంగా ఒక దిశలో మాత్రమే ప్రసరిస్తూ ఉండాలి కాబట్టి సరైన ఎండ్ ఫైర్ అర్రే ని రూపొందించడానికి మనము ఎప్పుడూ d λ2 గా తీసుకోకూడదు వాస్తవానికి సాధారణంగా ఎండ్ ఫైర్ అర్రే కోసం d λ 4 ఎప్పుడు నేను యాగి ఉడా యాంటెన్నా అర్రే గురించి మాట్లాడుతున్నాను నేను ఈ ప్రత్యేక కేసును తీసుకుంటాను మరియు మీరు d λ4 తీసుకున్నప్పుడు మీకు ఎండ్ఫైర్ రేడియేషన్ ప్యాట్రన్ వస్తుందని నేను మీకు చూపిస్తాను కాబట్టి దయచేసి ఇది కావలసిన దూరం కాదని గుర్తుంచుకోండి మీరు ఎల్లప్పుడూ ఎండ్ఫైర్ అర్రే కోసం d λ 2 తీసుకోవాలి ఇప్పుడు ఆర్బిటరీ దిశలో గరిష్ట ఫీల్డ్ కలిగిన అర్రే ని చూద్దాం కాబట్టి మనకి కావలసిన బీమ్ φ 600 వెంట ఉండాలని కోరుకుందాం కాబట్టి δ విలువను ఎలా కనుగొంటాము అని అనుకుందాము మనము ఏమి చేయాలి Ψ 0 వద్ద φ 600 కాబట్టి ఈ విలువలను ఈ ప్రత్యేక సమీకరణంలో ప్రతిక్షేపించటం ద్వారా మీరు δ π 2 విలువను కనుగొనవచ్చు కాబట్టి మీకు ఫేజ్ డిఫరెన్స్ 1 ఉంటే అప్పుడు π 2 అప్పుడు π 3π 2 మీరు ఈ రకమైన రేడియేషన్ ప్యాట్రన్ ని పొందుతారు కాబట్టి వేర్వేరు ఎలిమెంట్ల మధ్య ఫేజ్ డిఫరెన్స్ ని మార్చడం ద్వారా మీరు అన్ని మార్గాల్లో బ్రాడ్సైడ్ నుండి ఎండ్ఫైర్ దిశకు ఏ దిశకు అయినా బీమ్ ని స్కాన్ చేయవచ్చు కాబట్టి ఇది ఫేజుడ్ అర్రే యాంటెన్నా యొక్క కాన్సెప్ట్ ఇప్పుడు నల్ డైరెక్షన్ ని ఎలా కనుగొనవచ్చో చూద్దాం కాబట్టి అర్రే కి నల్ డైరెక్షన్ ని కనుగొనడం చాలా సులభం ఇది అర్రే ఫ్యాక్టర్ అని మనకు తెలుసు మీరు చేయవలసినది అంతా sinnψ20 చేయడం ఇక్కడ k 1 2 3 కాబట్టి sin18000 అని మనకు తెలుసు కాబట్టి ఈ విలువని nψ 2 ± k π లో ప్రతిక్షేపించటం ద్వారా మనము ψ యొక్క ఎక్ష్ప్రెషన్ ని ψ2kπn అని కనుగొనవచ్చు ఇప్పుడు బ్రాడ్సైడ్ అర్రే కోసం δ 0 కాబట్టి మీరు ఈ విలువను ప్రతిక్షేపిస్తారు ψ ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ను ఉపయోగించడం ద్వారా మనము నల్ డైరెక్షన్ ని కనుగొనవచ్చు

ఇప్పుడు ఎలిమెంట్స్ కోసం గరిష్ట సైడ్ లోబ్ స్థాయి యొక్క దిశను ఎలా కనుగొనాలి గరిష్ట సైడ్ లోబ్ స్థాయిని కనుగొనడం చాలా సులభం దీనికి మీరు చేయవలసింది ఏమిటంటే కాబట్టి ఇప్పుడు మనము ఈ ప్రత్యేక విషయాన్ని సులభతరం చేయవచ్చు మనము ψ పొందుటకు మీరు ψ 2πdλ cosφ విలువను ప్రతిక్షేపిస్తే ఇప్పుడు ఇక్కడ SLL యొక్క గరిష్ట విలువ ఈ దిశలో ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన సమీకరణాన్ని పరిష్కరించడం ద్వారా మీరు గరిష్ట సైడ్ లోబ్ స్థాయి దిశను కనుగొనవచ్చు ఇప్పుడు సైడ్ లోబ్ స్థాయి యొక్క పరిమాణం ఎంత మళ్ళీ మనం ఈ ప్రత్యేకమైన సమీకరణాన్ని ని ఉపయోగించవచ్చు కాబట్టి ఇక్కడ మనం ఒక ప్రత్యేక కేస్ ని తీసుకుంటే కాబట్టి చాలా పెద్ద n కోసం ఈ టర్మ్ చిన్నదిగా మారుతుంది కాబట్టి మనం sin x x అని చెప్పగలం కాబట్టి ఆ విలువ ఇప్పుడు ఇక్కడ ప్రతిక్షేపించి సరళీకృతం చేస్తే ఈ విలువ k 1 కొరకు మొదటి వైపు లోబ్ స్థాయి K 2 కోసం మీరు రెండవ వైపు లోబ్ స్థాయి విలువను కనుగొనవచ్చు మరియు అదేవిధంగా మీరు ఇతర సైడ్ లోబ్ స్థాయి విలువను కనుగొనవచ్చు కాబట్టి మీరు ఆ వైపు లోబ్ స్థాయిని dB లో చూడవచ్చు 20 లాగ్ 0 212 13 5 dB అవుతుంది ఇప్పుడు అదేవిధంగా మనము అర్రే యొక్క హాఫ్ పవర్ బీమ్ గురించి తెలుసుకోవచ్చు మీరు చేయవలసినది అర్రే ఫ్యాక్టర్ కోసం ఎక్ష్ప్రెషన్ దీని ద్వారా ఇవ్వబడిందని తెలుసు కాబట్టి ఇది 1√2 కి సమానంగా ఉండాలి ఎందుకు 1√2 కి సమానం చేస్తున్నాము దీనికి కారణం సమానం గరిష్ట విలువకి నార్మలైజుడ్ విలువ1 కాబట్టి కాబట్టి హాఫ్ పవర్ కోసం ఇది 1√2 అవుతుంది మళ్ళీ మనము ఇక్కడ కొద్దిగా సరళతరం చేస్తున్నాము పెద్ద n కోసం హాఫ్ పవర్ బీమ్ విడ్త్ చిన్నదిగా ఉంటుంది ఎందుకంటే పెద్ద అర్రే యొక్క హాఫ్ పవర్ బీమ్ విడ్త్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి మనం అదే అప్రాక్సిమేషన్ ఉపయోగించి sin ψ2 విలువని ψ2 గా వ్రాయవచ్చు ఈ సైన్ ఫంక్షన్ ని ఉపయోగిస్తే ఈ విలువ 1√2కి సమానమవుతుంది మరియు మీరు దీన్ని పరిష్కరించవచ్చు కాబట్టి దీని పరిష్కారం nΨ2 1 3915 గా వస్తుంది వాస్తవానికి మీరు ఈ విలువను ప్రతిక్షేపించి కాలిక్యులేటర్ ఉపయోగించి దీన్ని లెక్కించవచ్చు మీకు ఈ విలువ 1√2 అవుతుంది దయచేసి ఇది రేడియన్లలో ఉందని గుర్తుంచుకోండి కాబట్టి మళ్ళీ బ్రాడ్సైడ్ కోసం ψ ఈ ఎక్ష్ప్రెషన్ ద్వారాఇవ్వబడింది మరియు అది ఇప్పుడు ఇక్కడ నుండి సమానంగా ఉంటుంది మీరు ఈ 2 ను ఇక్కడ పొందవచ్చు 2 783 n కాబట్టి ఇక్కడ నుండి మనము ఈ విలువను కనుక్కోవచ్చు మరియు అప్పుడు హాఫ్ పవర్ బీమ్ విడ్త్ ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ ద్వారా ఇవ్వబడుతుంది ఇప్పుడు నేను గ్రేటింగ్ లోబ్ అంటే ఏమిటి మరియు ఈ గ్రేటింగ్ లోబ్ లను ఎలా నివారించగలను కాబట్టి గ్రేటింగ్ లోబ్స్ నివారించేందుకు మనము ψ విలువ ఎప్పుడూ 2 కంటే తక్కువగా ఉండాలి అనే కండిషన్ ని పరిగణించాలి ψ0 వద్ద బీమ్ విలువ మాగ్జిమం రావటం మనము చూశాము మళ్ళి ψ 2π వద్ద చూస్తాము కాబట్టి మనము ఈ పరిస్థితి నిర్వహించడానికి ψ2π అప్పుడు మనము గ్రేటింగ్ ను నివారించవచ్చు కాబట్టి ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ ని ఇప్పుడు సరళీకృతం చేయవచ్చు ఇక్కడ φm గరిష్ట రేడియేషన్ దిశ కాబట్టి ఇప్పుడు మనం వరస్ట్ కేస్ ఏమిటో కనుగొనాలి వరస్ట్ కేస్ కోసమే మనము ఎల్లప్పుడూ డిజైన్ చేస్తాము కాబట్టి మనకు dλ వస్తుంది ఇక్కడ పైగా ఈ ప్రత్యేక పదం కన్నా ఎల్లప్పుడూ తక్కువ ఉండాలి కాబట్టి బ్రాడ్సైడ్ అర్రే కోసం ఈ ప్రత్యేకమైన విషయం d λ 1 కు తగ్గిస్తుంది అంటే d λ మరియు ఎండ్ఫైర్ అర్రే కోసం d λ 2 కాబట్టి నేను d λ2 తీసుకున్న ఉదాహరణను ఎండ్ఫైర్ అర్రే కోసం నేను మీకు ప్రస్తావించాను మరియు λ 2 అందుకే గ్రేటింగ్ లోబ్ ఉంది మనము d λ 2 తీసుకున్నట్లయితే అక్కడ ఒక గ్రేటింగ్ లోబ్ ఉండేది కాదు ఇప్పుడు యూనిఫాం ఫీడ్ సమస్యను చూద్దాం యూనిఫాం ఫీడ్లో సమస్య ఏమిటి యూనిఫాం ఫీడ్తో సమస్య ఇక్కడ 5 ఎలిమెంట్ లకు సంబంధించిన ఉదాహరణ తీసుకోబడింది అన్ని ఎలిమెంట్లు యూనిఫాం యామ్ప్లిట్యుడ్ మరియు ఫేజ్తో ఇవ్వబడ్డాయి ఈ ప్రత్యేక సందర్భంలో సమస్య ఏమిటంటే సైడ్ లోబ్ స్థాయిలు 13 dB కన్నా తక్కువ లేదా వాస్తవానికి వాస్తవానికి చాలా పెద్ద యూనిఫాం అర్రే సైడ్ లోబ్ స్థాయి కూడా 13 5 dB ఉత్తమంగా ఉంటుంది సైడ్ లోబ్ స్థాయి 20 dB కన్నా తక్కువ లేదా 30 dB కన్నా తక్కువ ఉండాలని మనము కోరుకునే అనువర్తనాలు అనేకముగా ఉన్నాయి కాబట్టి సమాన యామ్ప్లిట్యుడ్ మరియు సమాన ఫేజ్తో ఫీడ్ చేసిన 5 ఎలిమెంట్ ల కు హాఫ్ పవర్ బీమ్ 230 అని మీరు చూడవచ్చు అయితే సైడ్ లోబ్ స్థాయిలు 13 dB యొక్క ఆర్డర్ లో ఉంటాయి ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషని తీసుకునే బదులు మీరు బైనామియాల డిస్ట్రిబ్యూషని తీసుకుంటే ఇది యామ్ప్లిట్యుడ్ 1 4 6 4 1 అవుతుంది ఈ ప్రత్యేక సందర్భంలో సైడ్ లోబ్ స్థాయి లేదు అయితే ఈ ప్రత్యేక కేసులో సమస్య ఉంది హాఫ్ పవర్ బీమ్ 310 ఇది 230 కన్నా చాలా పెద్దది అందువల్ల ఈ ప్రత్యేక అర్రే యొక్క గెయిన్ ఈ ప్రత్యేక అర్రే కంటే తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇది మరొక పంపిణీ 1 1 ఈ ప్రత్యేక సందర్భంలో సైడ్ లోబ్ స్థాయి 20 dB లో ఉంటుంది ఇది ఇక్కడ కంటే దాని కంటే తక్కువగా గా ఉందని మీరు చూడవచ్చు ఈ ప్రత్యేక సందర్భంలో హాఫ్ పవర్ బీమ్ విడ్త్ సుమారు 270 కాబట్టి దీని గెయిన్ దీని కంటే ఇది తక్కువగా ఉంటుంది కానీ దీని యొక్క గెయిన్ ఈ గెయిన్ కంటే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో గ్రేటింగ్ లోబ్ను మీకు చూపించడానికి కేవలం 2 ఈ ఎలిమెంట్లను ను మాత్రమే ఫీడ్ చేసినట్లయితే ఇవి 2 విపరీతమైన అంశాలు ఇప్పుడు ఈ సోర్స్ మధ్య దూరం ఏమిటి మరియు మనము ఈ అంతరం λ2 చేసుకున్నామని చూడండి కాబట్టి మొత్తం పొడవు 2λ గా ఉన్నది కాబట్టి పొడవు 2λ గా ఉన్నందున ఇక్కడ 2 గ్రేటింగ్ లోబ్లు ఉన్నాయని మీరు చూడవచ్చు కాబట్టి ఈ ప్రత్యేక పరిస్థితిని నివారించాలి కాబట్టి ఈ నాన్ యూని ఫామ్ యామ్ప్లిట్యుడ్ డిస్ట్రిబ్యూషన్ ని మనం ఎలా పొందవచ్చు కాబట్టి ఇక్కడ చూపిన యూనిఫాం డిస్ట్రిబ్యూషన్ కేసు 17 మూలకాలకు అన్ని మూలకాలకు సమాన అంతరం λ4 గా ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేక అర్రే యొక్క మొత్తం పొడవు ఇక్కడ నుండి ఇక్కడికి ఉంటుంది కాబట్టి అర్రే యొక్క మొత్తం పొడవు 4λ కి సమానంగాఉంటుంది కాబట్టి ఇది యూనిఫాం డిస్ట్రిబ్యూషన్ అన్ని మూలకాలు సమాన యామ్ప్లిట్యుడ్ తో ఇవ్వబడతాయి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఇది డిస్ట్రిబ్యూషన్ అని మీరు చూడవచ్చు మరియు చివరి కొన్ని ఎలిమెంట్ లు చాలా చిన్న యామ్ప్లిట్యుడ్ తో ఫీడ్ చేయటాన్ని మీరు గమనించవచ్చు కాబట్టి వాస్తవానికి ఇది దాదాపు 17 మూలకాల అర్రే కి బదులుగా 13 ఎలిమెంట్ల అర్రే కి సమానంగా కనిపిస్తుంది అందుకే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క గెయిన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది టైలర్ డిస్ట్రిబ్యూషన్ ఇది డాల్ఫ్ స్చెబిస్చెఫ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఈ పంపిణీకి కొంత సారూప్యతను నేను మీకు చూపించబోతున్నాను ఇది వాస్తవానికి యూనిఫామ్ త్రిభుజాకార కొసైన్ స్క్వేర్డ్ కొసైన్ ఈ ప్రత్యేకమైన విషయాన్ని నేను మీకు ఎందుకు చూపించానో నేను తరువాత మీకు చెప్తాను కాని ఇవన్నీ ప్లాట్ చేద్దాం కాబట్టి ఇక్కడ ముగింపు వద్ద యూనిఫాం త్రిభుజాకారంగా ఉంటుంది ఈ కొసైన్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఈ ప్రత్యేకమైన ప్లాట్కు అనుగుణంగా ఉంటుంది మరియు కొసైన్ స్క్వేర్ కొంతవరకు సమానంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు పరస్పర సంబంధం చూపిస్తాను ఈ ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి దాదాపు సమానంగా ఉందని మీరు చూడవచ్చు ఈ నిర్దిష్ట సోర్స్ వద్ద కూడా కొంత యామ్ప్లిట్యుడ్ ఉంది ఈ ప్రత్యేక డిస్ట్రిబ్యూషన్ కి విశ్లేషణాత్మక ఎక్ష్ప్రెషన్లు అందుబాటులో ఉన్నందున ఇది మరింత ప్రాచుర్యం పొందటానికి కారణం కాబట్టి మీకు యూనిఫాం త్రిభుజాకార కొసైన్ కొసైన్ స్క్వేర్డ్ చూపించాను కాబట్టి ఇది యూనిఫాం డిస్ట్రిబ్యూషన్ ఇది ట్రయాంగులర్ డిస్ట్రిబ్యూషన్ కొసైన్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఇది కొసైన్ స్క్వేర్డ్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఇక్కడ ఈ ప్రత్యేక సందర్భంలో స్పేస్ ఫ్యాక్టర్ చూపబడుతుంది వాస్తవానికి సోర్స్ అంతరం చాలా తక్కువ మరియు ఎలెమెంట్ల సంఖ్య ఎక్కువ అనే షరతుతో స్పేస్ ఫ్యాక్టర్ అర్రే ఫ్యాక్టర్ తో సమానంగా ఉంటుంది కాబట్టి ఈ డిస్ట్రిబ్యూషన్ కి విశ్లేషణాత్మక ఎక్ష్ప్రెషన్లు అందుబాటులో ఉన్నాయని మీరు చూడవచ్చు కాబట్టి ఈ డిస్ట్రిబ్యూషన్ యొక్క లక్షణాలు ఏమిటి అనేవి చూద్దాం కాబట్టి ఇవి హాఫ్ పవర్ బీమ్ యొక్క ఎక్ష్ప్రెషన్లు కాబట్టి ఇది యూనిఫాం కోసం హాఫ్ పవర్ బీమ్ విడ్త్ యొక్క ఎక్ష్ప్రెషన్ అని మీరు చూడవచ్చు ఇది త్రిభుజాకారానికి ఇది కొసైన్ కోసం ఇది కొసైన్ స్క్వేర్ కోసం కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేక కేసుతో పోలిస్తే ఇక్కడ బీమ్ విడ్త్ చాలా ఎక్కువగా ఉందని మీరు చూడవచ్చు అందువల్ల దీని గెయిన్ కూడా చాలా తక్కువ ప్రయోజనాలను చూద్దాం కొసైన్ స్క్వేర్ యొక్క ప్రయోజనాలు ఏమిటి కాబట్టి యూనిఫాం కోసం మనకు సైడ్లోబ్ స్థాయి 13 ఒకవేళ మనము త్రిభుజాకార డిస్ట్రిబ్యూషన్ ని తీసుకుంటే అది 26 4 మనం కొసైన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే 23 2 కొసైన్ స్క్వేర్డ్ కోసం 33 5డిబి వస్తుంది కాబట్టి ఈ డిస్ట్రిబ్యూషన్ ని ఎంచుకోవడం ద్వారా మీరు నిజంగా సైడ్లోబ్ స్థాయిని తగ్గించవచ్చు ఏదేమైనా దాని కోసం పెనాల్టీ చెల్లించాలి మరియు తగ్గిన డైరెక్టివిటీ ప్రకారం ఆ పెనాల్టీ చెల్లించబడుతుంది కాబట్టి యూనిఫాం ఫీల్డ్ కోసం డైరెక్టివిటీ ఎక్ష్ప్రెషన్ 2lλ ద్వారా ఇవ్వబడినది అర్రే యొక్క పొడవు l కాబట్టి త్రిభుజాకార తరంగ రూపం యొక్క డైరెక్టివిటీ ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ ద్వారా ఇవ్వబడుతుంది ఇది 0 75 ఫ్యాక్టర్ ద్వారా తగ్గించబడిందని మీరు చూడవచ్చు కొసైన్ కోసం ఇది 0 81 ఫ్యాక్టర్ ద్వారా తగ్గించబడుతుంది మరియు కొసైన్ స్క్వేర్ కోసం ఇది 0 667 ఫ్యాక్టర్ ద్వారా తగ్గించబడుతుంది కాబట్టి యూనిఫాం యాంప్లిట్యూడ్ అర్రే యొక్క డైరెక్టివిటీలో 23 డైరెక్టివిటీని మీరు నిజంగా చూడవచ్చు ఇప్పుడు మనము తరువాతి కాన్ఫిగరేషన్కి వెళ్దాము ఇది దీర్ఘచతురస్రాకార ప్లానార్ అర్రే కాబట్టి ఇక్కడ మనకు ఈ ప్రత్యేకమైన యాక్సిస్ వెంట n ఎలిమెంట్ లు ఉన్నాయి మరియు x యాక్సిస్ పై m ఎలిమెంట్ లు ఉన్నాయి కాబట్టి x యాక్సిస్ పై ఎలిమెంట్ ల మధ్య దూరం dx చే సూచించబడుతుంది dx మరియు dx ఈ ఎలిమెంట్ల మధ్య ఈ ప్రత్యేక దిశలో దూరం dy మరియు dy ఈ మూలకాలన్నింటి మధ్య సమాన దూరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రాకార ప్లానార్ అర్రే కోసం మొత్తం రేడియేషన్ ప్యాట్రన్ ఎలా కనుగొనవచ్చో చూద్దాం కాబట్టి మొదట మనం చేసేది ఒక లీనియర్ అర్రే యొక్క రేడియేషన్ ప్యాట్రన్ ని మిళితం చేస్తుంది కాబట్టి ఈ ఒక లీనియర్ అర్రే గురించి ఆలోచించండి కాబట్టి ఒక లీనియర్ అర్రే యొక్క రేడియేషన్ ప్యాట్రన్ ని ఎలా కనుగొనాలో మనకు తెలుసు M ఎలిమెంట్ లు ఉన్నాయని మీరు చూడవచ్చు కాబట్టి ఈ ఎలిమెంట్లు అన్నింటికీ ఇది x యాక్సిస్ మీద నార్మలైజుడ్ రేడియేషన్ ప్యాట్రన్ మీరు గమనిస్తే ఒక చిన్న మార్పు ఇక్కడ ఉంది పైగా ఈ అంశాలకు నార్మలైజుడ్ రేడియేషన్ ప్యాట్రన్ ψ ఉండదు ఒక ψx ψx ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ ద్వారా ఇవ్వబడుతుంది దాని అర్థం ఏమిటో కొద్దిసేపట్లో నేను మీకు చెప్తాను ఇప్పుడు ఈ అన్ని అంశాల గురించి ఆలోచించండి ఇప్పుడు ఈ మూలకాల యొక్క అర్రే ఫ్యాక్టర్ ని మనము కనుగొన్నాము ఇప్పుడు మనము ఇంతకుముందు చర్చించిన ప్యాట్రన్ మల్టిప్లికేషన్ గురించి ఆలోచించండి కాబట్టి ఇప్పుడు ఈ ఎలిమెంట్లన్నీ ఒకే అర్రే ఫ్యాక్టర్ ద్వారా సూచించబడతాయి ఈ ఎలిమెంట్లన్నీ ఇప్పుడు ఒకే అర్రే ఫ్యాక్టర్ ద్వారా సూచించబడతాయి కాబట్టి N ఎలిమెంట్లు మాత్రమే ఉన్నాయని మీరు ఇప్పుడు ఆలోచించవచ్చు మరియు ఇప్పుడు ప్రతి సోర్స్ యొక్క రేడియేషన్ ప్యాట్రన్ ఏమిటో మనకు తెలుసు కాబట్టి మనం చేయవలసిందల్లా ఈ ప్రత్యేకమైన అర్రే ఫ్యాక్టర్ ని యాక్సిస్ వెంట ఉన్న ఎలిమెంట్ల అర్రే ఫ్యాక్టర్ తో గుణించడం కాబట్టి N ఎలిమెంట్లు ఉన్నాయని మీరు చూడవచ్చు కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేక సందర్భానికి ఇది అర్రే ఫ్యాక్టర్ కాబట్టి ఈ లీనియర్ అర్రే యొక్క అర్రే ఫ్యాక్టర్ ని ఈ లీనియర్ అర్రే తో గుణించడం ద్వారా ఈ దీర్ఘచతురస్రాకార ప్లానార్ అర్రే యొక్క మొత్తం అర్రే ఫ్యాక్టర్ ని పొందవచ్చు కాబట్టి ఈ ప్లానార్ అర్రే కి ఇది మొత్తం అర్రే ఫ్యాక్టర్ కాబట్టి ψx మరియు ψy విలువలు ఏమిటో ఇప్పుడు చూద్దాం అవి ఏమిటి అంటే నేను ఇక్కడ రాసిన దానిని మీరు చూడగలరు ψx K Dx sinθcosφ ప్లస్ βx βx ఏమీ కాదు కానీ x యాక్సిస్ తో పాటు ఎలిమెంట్ల మధ్య ఫేజ్ డిఫరెన్స్ అవుతుంది కాబట్టి ఈ 2 నిబంధనలు ఎందుకు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కాబట్టి k β 2πλ Dx x యాక్సిస్ వెంట దూరం ఇప్పుడు మనకు ఇక్కడ ఈ టర్మ్ ఎందుకు ఉంది కాబట్టి ఇప్పుడు మనం r దూరంలో ఉన్న p పాయింట్ వద్ద రేడియేషన్ ప్యాట్రన్ ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి xy ప్లేన్ వెంట ఈ ప్రత్యేక బిందువు యొక్క ప్రొజెక్షన్ను మనం ఎలా తీసుకుంటాము కాబట్టి మనము ఇక్కడ ప్రొజెక్షన్ తీసుకొని ఇక్కడ ఒక గీతను గీస్తాము కాబట్టి ఇప్పుడు ఈ నిర్దిష్ట x యాక్సిస్ కి అనుగుణంగా ఈ కోణం φ కాబట్టి ఏమిటి అంటే ఈ మొత్తం విషయం cosφ తో గుణించబడి ఉంతుంది మరియు cosφ టర్మ్ ఎందుకు వచ్చింది ఇప్పుడు దీనిని ఈ ప్రత్యేక దిశలో తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ కోణం θ గా ఉంది కాబట్టి ఇది 90 θ అవుతుంది కాబట్టి ఇది ఇప్పుడు sinθ తో గుణించబడుతుంది కాబట్టి అందుకే ψx sinθ మరియు cosφ ఉంది Ψy కోసం ఏమి జరుగుతుందో చూద్దాం మళ్ళీ ఇప్పుడు మనము xy ప్లేన్ లో ఈ ప్రత్యేకమైన విషయం యొక్క ప్రొజెక్షన్ ని తీసుకుంటాము ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో మనం y యాక్సిస్ వెంట వెళ్ళాలి కాబట్టి ఈ ఇప్పుడు 90 φ ఉంటుంది కాబట్టి అది sinθ కి సమానంగా ఉంటుంది ఆపై మళ్ళీ sinθ తో గుణించి తీసుకోవాలి మరియు βy అనేది y దిశ లోని అన్ని ఎలిమెంట్ల మధ్య ఫేజ్ వ్యత్యాసం కాబట్టి బీమ్ యొక్క గరిష్ట స్థాయిని కావలసిన θ0 మరియు φ0 దిశలో ఇప్పుడు βx మరియు βy విలువ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాము కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరుఉంచండి ψx 0 ψy 0 ను కాబట్టి దీనిని ఉంచడం ద్వారా మనం βx మరియు βy విలువను కనుగొనవచ్చు కాబట్టి కావలసిన దిశ ఏది బీమ్ మాగ్జిమాను వద్ద చెప్పనివ్వండి θ0 300 φ0 450 కాబట్టి మీరు ఈ విలువను ప్రతిక్షేపించండి కాబట్టి కావలసిన బీమ్ మాగ్జిమా θ0 300 మరియు φ0 450 వెంట ఉండాలని మనము కోరుకుందాం ఈ విలువలను ప్రతిక్షేపించండి మరియు మీరు ఈ βx మరియు βy విలువలను కనుగొనవచ్చు కాబట్టి మీకు చెప్పాలంటే ఈ ప్రత్యేక సందర్భంలో ఏమి జరుగుతుంది కాబట్టి ఇది 0 అవుతుంది ఇది βx అవుతుంది ఇది 2βx అవుతుంది ఇది 3βx అవుతుంది మరియు అందువలన ఇది 0 βy 2βy 3βy అవుతుంది మరియు అందువలన ఇక్కడ ఇది βy βx అవుతుంది ఇక్కడ దీనికి అనుగుణంగా ఇది 2βx βy అవుతుంది కాబట్టి ఈ విధంగా సోర్స్ యొక్క ఫేజ్ డిఫరెన్స్ ని మీరు నిజంగా లెక్కించాలి కాబట్టి 5 x 5 ప్లానార్ అర్రే యొక్క రేడియేషన్ ప్యాట్రన్ ని చూద్దాం ఇక్కడ dx dy λ4 దూరాల యొక్క 2 వేర్వేరు సందర్భాలను ఇక్కడ చూపించాను మరియు ఈ ప్రత్యేక సందర్భంలో తేడా ఏమిటంటే dx dy λ 2 కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో మనము బ్రాడ్సైడ్ రేడియేషన్ ప్యాట్రన్ ని కోరుకున్నాము కాబట్టి బ్రాడ్సైడ్ రేడియేషన్ ప్యాట్రన్ కోసం βx βy 0 మరియు మనము 5 x 5 ఎలిమెంట్ ల స్క్వేర్ అర్రే ని తీసుకున్నాము కాబట్టి M N 5 కాబట్టి మీరు d λ 4 కొరకు రేడియేషన్ ప్యాట్రన్ ని మరియు d λ2 ని చూడవచ్చు దీనికి చాలా న్యారో బీమ్ ఉందని మీరు చూడవచ్చు దానికి కారణం దూరం చాలా ఎక్కువ కాబట్టి మొత్తం ఎపర్చరు ఏరియా ఎక్కువగా ఉంటుంది మరియు మొత్తం ఎపర్చరు ఏరియా ఎక్కువైతే గెయిన్ ఎక్కువగా హాఫ్ పవర్ బీమ్ విడ్త్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీర్ఘచతురస్రాకార ప్లానార్ అర్రే యొక్క డైరెక్టివిటీని ఎలా కనుగొనాలో చూద్దాం కాబట్టి ప్లానార్ అర్రే యొక్క డైరెక్టివిటీని కనుగొనడానికి మీరు చేయవలసిందల్లా ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ను ఉపయోగించడం ఇక్కడ Dx అనేది లీనియర్ అర్రే కోసం x యాక్సిస్ వెంట డైరెక్టివిటీ Dy యాక్సిస్ వెంట ఉన్నఎలిమెంట్ల యొక్క డైరెక్టివిటీ ఇప్పుడు ఈ cosθ0 అంటే ఏమిటి cosθ0 బీమ్ బ్రాడ్సైడ్లో లేకపోతే పిక్చర్ లోకి వస్తుంది బీమ్ మాగ్జిమా వద్ద ఉంటే θ0 300 అని చెప్పండి అప్పుడు మీరు కాస్ 300 ను ప్రతిక్షేపించాలి అంటే cosθ0 ద్వారా డైరెక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది కానీ బ్రాడ్సైడ్ అర్రే కోసం θ0 0 కాబట్టి ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ ద్వారా మనం డైరెక్టివిటీ విలువను కనుగొనవచ్చు ఇప్పుడు బ్రాడ్సైడ్ అర్రే కోసం డైరెక్టివిటీ యొక్క ఎక్ష్ప్రెషన్ ని ఇక్కడ ఉంచడానికి ప్రయత్నిద్దాం కాబట్టి Dx కొరకు ఎక్ష్ప్రెషన్ నేను మీకు పట్టికలో చూపించాను కాబట్టి Dx 2Lxλ2 Dy 2Lyλ2 కాబట్టి మనం ఇప్పుడు సరళీకృతం చేస్తే అది 4πLxLyλ2 గా వస్తుంది మరియు అర్రే యొక్క ఏరియా ఏమిటి Lx Ly మీరు ఈ సుపరిచితమైన ఎక్ష్ప్రెషన్ డైరెక్టివిటీ 4πA λ2 ద్వారా ఇవ్వబడుతుంది అనిచూడగలరు కాబట్టి ఈ రోజు సంగ్రహంగా చెప్పాలంటే మనము లీనియర్ అర్రే గురించి చర్చించాము యూనిఫాం యామ్ప్లిట్యుడ్ గురించి తరువాత నాన్ యూనిఫాం యామ్ప్లిట్యుడ్ అర్రే గురించి మాట్లాడాము బ్రాడ్సైడ్ అర్రే ఎండ్ఫైర్ అర్రే మరియు ఏదైనా కావలసిన దిశలో బీమ్ మాగ్జిమా గురించి మాట్లాడాము ఇది ఫేజ్ల వారీ అర్రే యాంటెన్నా యొక్క సూత్రం మీరు వేర్వేరు అంశాల మధ్య ఫేజ్ లను మారుస్తారు మరియు విభిన్న సోర్స్ మధ్య ఫేజ్ వ్యత్యాసాన్ని మార్చడం ద్వారా మీరు బీమ్ ని బ్రాడ్సైడ్ నుండి ఎండ్ఫైర్ దిశకు స్కాన్ చేయవచ్చు కాబట్టి ఫేజ్ ని మార్చడం ద్వారా మీరు ఈ ప్రత్యేక దిశలో బీమ్ ని స్కాన్ చేయవచ్చు లేదా మీరు ఈ ప్రత్యేక దిశలో బీమ్ ని కూడా స్కాన్ చేయవచ్చు కాబట్టి ఇది ఫేజుడ్ అర్రే యాంటెన్నా సూత్రం అప్పుడు మనము దీర్ఘచతురస్రాకార ప్లానార్ అర్రే గురించి క్లుప్తంగా మాట్లాడాము మరియు దీర్ఘచతురస్రాకార ప్లానార్ అర్రే యొక్క రేడియేషన్ ప్యాట్రన్ ఎలా కనుగొనాలో చూశాము ప్యాట్రన్ మల్టిప్లికేషన్ భావనను ఉపయోగించడం ద్వారా ఇక్కడ మనము ఒక లీనియర్ అర్రే యొక్క డైరెక్టివిటీని మరొక లీనియర్ అర్రే తో గుణిస్తాము కాబట్టి తరువాతి ఉపన్యాసంలో నేను మైక్రోస్ట్రిప్ యాంటెన్నాల గురించి మాట్లాడుతాను